ముందు పాఠ్యాంశంలో నేను అనిర్దిష్ట సంఘటనభావనను పరిచయం చేశాను మరియు అలాంటి సంఘటన ప్రోబబిలిటీ కొలమానాలతో కూడా వివరించవచ్చు ఈ పాఠ్యాంశంలో నేను అనిర్దిష్ట చర రాశుల భావనను మరియు ప్రోబబిలిటీ మాస్ మరియు డెన్సిటీ ఫంక్షన్స్ ఆలోచనను పరిచయం చేయబోతున్నాను మనము ఈ ఫంక్షన్స్ ను ఎలా వర్గీకరించాలో మరియు వాటితో ఎలా పనిచేయాలో కూడా చూస్తాము కాబట్టి ఒక అనిర్దిష్ట చర రాశి అనేది ఒక ఫంక్షన్ అది శాంపుల్ స్పేస్ యొక్క ఫలితాలను దాని నిజ రేఖకు జతపరుస్తుంది మనకు అనిర్దిష్ట చర రాశి భావన ఎందుకు అవసరం మనము కాయిన్ ఎగరవేసే ప్రయోగాన్ని ఉదాహరణగా తీసుకుందాం అందులో ఫలితాలు H మరియు T గా సూచించబడతాయి H అనేది హెడ్ ను మరియు T అనేది టెయిల్ ను సూచిస్తాయి అనుకోని విధంగా మనము అలాంటి గుర్తులతో న్యూమరికల్ గణన లను చేయలేము కాబట్టి మనము ఈఫలితాలను నిజ రేఖ యొక్క బిందువులకు జతపరుస్తాము ఇప్పుడు ఒకవేళ అనిర్దిష్ట సంఘటన యొక్క ఫలితాలు డైస్ వేసినప్పుడు వచ్చే వాటిలా సంఖ్యలు అయితే అప్పుడు మనకు అదనపు శ్రమ ఉండదు మనము ఆ ఫలితాలతోనే పని చేయవచ్చు మరియు ఆ ఉదాహరణ లో వాటిని అనిర్దిష్ట చర రాశులు అని పిలువవచ్చు మనము అలాంటి జతపరిచినది ఒక్కసారి ఉన్నాక న్యూమరికల్ గణనలు ఎలా చేయాలో చూద్దాం మరియు అదే విధముగా ముందుగా ఆ మార్గంలో డిస్క్రీట్ మరియు కంటిన్యూయస్ అనిర్దిష్ట సంఘటన లు చూద్దాం మేము అనిర్దిష్ట సంఘటన యొక్క ఫంక్షన్ ను నిజరేఖకు జతపరిచే డిస్క్రీట్ అనిర్దిష్ట చర రాశులను మరియు కంటిన్యూయస్ అనిర్దిష్ట సంఘటన యొక్క ఫలితాలను నిజ రేఖ యొక్క మద్యంతరాలకు జతపరిచే కంటిన్యూయస్ అనిర్దిష్ట చర రాశులను వివరిస్తాము కాబట్టి మనకు అనిర్దిష్ట సంఘటనను వర్గీకరించడానికి కేవలము ప్రోబబిలిటీ కొలమానం మాత్రమే ఉంది మనకు అదే విధమైన ప్రోబబిలిటీ కొలమానం అనిర్దిష్ట చర రాశులకు కూడా ఉంది ప్రోబబిలిటీ మాస్ మరియు డెన్సిటీ ఫంక్షన్ భావనలు అనిర్దిష్ట చర రాశుల యొక్క ఫలితాలను 0 నుండి 1 వరకు ఉన్న సంఖ్యకు జతపరిచే కొలమానము ఉదాహరణకు మనము కాయిన్ ఎగరవేసే ప్రయోగాన్ని తీసుకుంటే మరియు అనిర్దిష్ట చర రాశి x ఫలితాలు అయినా 0 మరియు 1 కు అనుసంధిస్తే అప్పుడు మనము x0 5 కు ప్రోబబిలిటీ మరియు ఒక ప్రోబబిలిటీ ను x1 ఇది వేరే 0 5 కు అనుసంధానించవచ్చు గమనించండి ఈ సంబంధము ముందు పాఠ్యాంశంలో వివరించిన ప్రోబబిలిటీ యొక్క అవే నియమాలు అనుసరించాలి ఇప్పుడు ఈ కంటిన్యూయస్ అనిర్దిష్ట చర రాశి ఉదాహరణలో మనము ప్రోబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏమిటి అని నిర్వచిస్తాము ఇది మద్యంతరాలలో ఉన్నా చర రాశి యొక్క ప్రతి ఫలితాలన్నింటికి ప్రోబబిలిటీ గణన చేయుటకు ఉపయోగించవచ్చు గమనించండి కంటిన్యూయస్ అనిర్దిష్ట చర రాశి యొక్క ఈ ఉదాహరణ లో ∞ ఫలితాలు ఉంటాయి కాబట్టి మనము ప్రోబబిలిటీ ను ప్రతీ ఫలితము తో జతపరచ లేదు కానీ పరిమితమైన మద్యంతరంలో ఉన్న అనిర్దిష్ట చర రాశి యొక్క ఒక ప్రోబబిలిటీ ను అనుబంధం చేయవచ్చు కాబట్టి దీనిని అనిర్దిష్ట చరరాశి x అది నిజం రేఖ పై ఏదైనా ఒక విలువ ∞ నుండి ∞ వరకు తీసుకుంటుంది అప్పుడు చర రాశి a నుండి b మద్యంతరంలో ఉండడానికి ప్రోబబిలిటీ ను ఈ ఫంక్షన్ యొక్క a నుండి b కు గల ఇంటిగ్రల్ నిర్వచించే విధముగా దానిని డెన్సిటీ ఫంక్షన్ f తో సూచిస్తాము కాబట్టి ఇంటెగ్రల్ అనేది ఒకప్రదేశము కాబట్టి ఆ ప్రదేశము ప్రోబబిలిటీ ను సూచిస్తుంది కాబట్టి దీనిని కుడి చేతి వైపు సూచిస్తున్నాను మీరు ఒక ఫంక్షన్ ను చూడవచ్చు మరియు అనిర్దిష్ట చరరాశి యొక్క ప్రోబబిలిటీ వలన అనిర్దిష్ట చరరాశి 1 నుండి 2 మధ్యలో ఉంటుంది ఇది షేడెడ్ ప్రదేశము తో సూచించబడింది ఇదే మనము ప్రోబబిలిటీ మరియు f అను ను సూచించే విధానము ఇదే ప్రోబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ను నిర్వచిస్తుంది మళ్లీ ఇది ప్రోబబిలిటీ యొక్క నియమాలను పాటించాలి ∞ నుండి ∞ వరకు ఉండే ఈ ఫంక్షన్ యొక్క ఇంటెగ్రల్ లేదా ఈ మొత్తం వక్ర రేఖ కింద ఉన్న ప్రదేశము 1 మరియు నిస్సంకోచంగా ఈ ప్రదేశము సున్నా కాదు కాబట్టి ఇది మనము ముందు పాఠ్యాంశాల్లో వివరించిన విధముగా రెండవ నియమం కూడా పాటిస్తుంది మనము క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్ ను కూడా నిర్వచించవచ్చు ఇది F తో సూచించబడుతుంది మరియు ఇది అనిర్దిష్ట చరరాశి x అనేది ∞ నుండి b మద్యం తరంలో ఉండడానికి ప్రోబబిలిటీ ను సూచిస్తుంది ప్రతి b విలువకు మీరు ఈ ఫంక్షన్ విలువను గణన చేయవచ్చు ఇది డెన్సిటీ ఫంక్షన్ f dx యొక్క ∞ మరియు b మధ్య ఉండే ఇంటెగ్రల్ దీన్నే b ∞ క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్ అంటారు క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్ విలువ 0 అవుతుంది మరియు మీరు సరి చూడవచ్చు b ∞ కు క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్ విలువ ఒకటి అవుతుంది కాబట్టి పరిమితి ∞ నుండి ∞ వరకు వెళ్లే కొద్దీ ఈ క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్ 0 నుండి 1 వరకు వెళుతుంది ఇప్పుడు మనము కొన్ని నమూనా ప్రోబబిలిటీ మాస్ ఫంక్షన్స్ వైపు చూద్దాం మనము n కాయిన్ ఎగరవేసే ప్రయోగాన్ని లెక్కలోకి తీసుకుందాం మనము కాయిన్ n సార్లు ఎగర వేస్తాము మరియు మేము అడుగుతున్నాము కచ్చితంగా n సార్లు ఎగరవేసినప్పుడు k హెడ్స్ రావడానికి ప్రోబబిలిటీ ఎంత p అనేది కాయిన్ ఎగరవేసినప్పుడు ఒక హెడ్ రావడానికి ప్రోబబిలిటీ అని మనము అనుకుందాం ఇలా ఎగరవేయడం స్వతంత్రమైన ఘటనలు అని కూడా అనుకుందాం కాబట్టి ఒక అనిర్దిష్ట చర రాశి x ను ఈ కాయిన్ ను n సార్లు ఎగరవేసినప్పుడు వచ్చే హెడ్స్ సంఖ్యను సూచించే విధముగా నిర్వచిద్దాము ఇప్పుడు x యొక్క శాంపుల్ స్పేస్ 0 లేదా 1 లేదా n నుండి తీసుకుంటుంది మీరు సరి చూడవచ్చు 0 అనేది n సార్లు ఎగరవేసినప్పుడు 0 హెడ్స్ ను సూచిస్తుంది 1 అనేది n సార్లు ఎగరవేసినప్పుడు కచ్చితంగా 1 హెడ్ ను సూచిస్తుంది మరియు n అనేది అన్నిసార్లు ఎగరవేసినప్పుడు ఫలితాలు ఒక హెడ్ అని సూచిస్తుంది కాబట్టి స్పష్టంగా ఈ ఫలితాలు అన్నింటికీ కొంత ప్రోబబిలిటీ ఉంటుంది ఇది మనము గణన చేయవచ్చు ఈ క్రింది విధముగా మనము n సార్లు ఎగరవేసినప్పుడు k హెడ్స్ వచ్చాయి అనే ఉదాహరణను తీసుకుందాము ఇప్పుడు ఇలాంటి ఘటన యొక్క ఫలితాల్లో ఒక ఫలితాన్ని పరిగణలోకి తీసుకుందాం ఇక్కడ నేను మొదటి k సార్లు ఎగరవేసినప్పుడు హెడ్ ఫలితంగా వచ్చే వాటిని మరియు మిగిలిన n k సార్లు ఎగరవేసినప్పుడు టెయిల్ వచ్చే వాటిని జాబితా తయారుచేశాను స్పష్టంగా ఒక నిర్ణీతమైన ఘటన యొక్క ప్రోబబిలిటీ pk అవుతుంది ఎందుకంటే నాకు p వరుస హెడ్స్ వస్తాయి మరియు ఈ ఎగరవేయడం అనేవి స్వతంత్రమైన కాబట్టి మీకు k వరుస హెడ్స్ రావడానికి ప్రోబబిలిటీ pk అవుతుంది మరియు 1 pn - k అనేది మీకు n k వరుస టెయిల్స్ మీకు రావడానికి ప్రోబబిలిటీ 1 pn - k అవుతుంది కాబట్టి pk 1 pn - k అనేది ఈ ఫలితం యొక్క ప్రోబబిలిటీ అవుతుంది అయినా ఇది ఒక్కటే nk హెడ్స్ వచ్చే ఫలితం మీరు ఈ హెడ్స్ ను మార్చవచ్చు మరియు ఇది n సార్లు ఎగరవేసినప్పుడు k హెడ్స్ ను తీసుకోవడంతో సమానం n సార్లు ఎగరవేసినప్పుడు k హెడ్స్ ను తీసుకోవడానికి ఉన్న మార్గాలను ఈ కాంబినేషన్ n డివైడెడ్ బై k ను n - k గుణకారం తో నిర్వచిస్తారు కాబట్టి చివరికి n సార్లు ఎగరవేసినప్పుడు వచ్చే k హెడ్స్ ప్రోబబిలిటీ ను f తో సూచిస్తారు ఇది అనిర్దిష్ట చరరాశి ప్రోబబిలిటీ ఇచ్చే k తో వస్తుంది దీనిని కుడి చేతి వైపు ఇక్కడ నిర్వచించాముk యొక్క విలువలకు ఇదే డిస్ట్రిబ్యూషన్ ఉదాహరణకుx0 x1 గణన చేయవచ్చు మరియు అలాంటి డిస్ట్రిబ్యూషన్ ను ప్రోబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటాము ఈ ప్రత్యేకమైన అనిర్దిష్ట చరరాశి మరియు ఈ ప్రత్యేకమైన డిస్ట్రిబ్యూషన్ ను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటాము ఉదాహరణకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మాస్ ఫంక్షన్ ఈ కుడి చేతి వైపు చూపబడింది n20 మరియు p 0 5 తీసుకున్నట్లయితే స్పష్టముగా ఇది 20 సార్లు ఎగరవేసినప్పుడు 0 హెడ్స్ రావడానికి ప్రోబబిలిటీ చూపిస్తోంది ఇదిచాలా చిన్నది మరియు విధముగా 20 సార్లు ఎగరవేసినప్పుడు 20 హెడ్స్ రావడానికి రావడానికి కూడా ప్రోబబిలిటీ కూడా చిన్నది అది ఎందుకంటే 10 హెడ్స్ రావడానికి ప్రోబబిలిటీ అంచనా ప్రకారం గరిష్ట సంఖ్య ను చూపిస్తోంది ఇక్కడ ఉన్న ఈ నిలువు రేఖ n సార్లు ఎగరవేసినప్పుడు వచ్చే ప్రత్యేకమైన హెడ్స్ సంఖ్య యొక్క ప్రోబబిలిటీ విలువను సూచిస్తోంది కాబట్టి స్పష్టంగా ఇది ఒక సరిఅయిన కాయిన్ అవ్వడం వల్ల 20 సార్లు ఎగరవేసినప్పుడు10 హెడ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మరియు దీనికి గరిష్ట ప్రోబబిలిటీ ఉంది ఈ డిస్ట్రిబ్యూషన్ p అనే పెరామీటర్ తో వర్గీకరించబడుతుంది మరియు మనం చూడవచ్చు గరిష్ఠ స్థాయి n కు ఇది బెల్ వక్ర రేఖగా ఉన్నది దీనినే గాసియన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటారు ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కు బదులుగా గరిష్ట n ను ఉపయోగిస్తుంది ఇది లెక్కించడానికి చాలా కష్టం దీనిని సుమారు విలువలు లెక్కవేయడానికి గాసియన్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగిస్తాము ఇదే డిస్క్రీట్ అనిర్దిష్ట చరరాశి యొక్క ప్రోబబిలిటీ మాస్ ఫంక్షన్ యొక్క ఉదాహరణ ఇప్పుడు మనము ఒక కంటిన్యూయస్ అనిర్దిష్ట చర రాశి ని పరిగణలోకి తీసుకుందాము ఈ ఉదాహరణలో మనము కుడి చేతి వైపు చూపించిన నార్మల్ డెన్సిటీ ఫంక్షన్ చూద్దాము సాధారణంగా ఈ నార్మల్ డెన్సిటీ ఫంక్షన్ అనిర్దిష్ట ఎర్రర్స్ ను వర్గీకరించడానికి ఉపయోగిస్తారు మరియు దీనికి ఉన్న డెన్సిటీ ఫంక్షన్ ఈ విధముగా ఇవ్వబడింది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన డెన్సిటీ ఫంక్షన్ కు రెండు పెరామీటర్స్ μ మరియు σ ఉంటాయి మరియు దీనికి ఇక్కడ చూపిన విధముగా బెల్ ఆకారంగల అక్క వక్రరేఖ ఉంటుంది ఇది ఇది నార్మల్ డెన్సిటీ ఫంక్షన్ గమనించండి ఇది సిమెట్రిక్ మరియు ఈ ప్రత్యేకమైన నార్మల్ డెన్సిటీ ఫంక్షన్ఉదాహరణలో ఎప్పుడైతే μ 0 మరియు σ 1 మరియు అటువంటి నార్మల్ డెన్సిటీ ఫంక్షన్ μ 0 మరియు σ 1 లతో ఉండేదాన్ని స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు మళ్లీ మీరు దీని యొక్క ప్రోబబిలిటీ ను స్టాండర్డ్ నార్మల్ చర రాశి ఒక మధ్యంతరం లో ఉన్నప్పుడు గణన చేయాలి అంటే మనము అనుకుందాము 1 మరియు 2 మీరు షేడెడ్ ప్రాంతాన్ని లెక్క వెయ్యాలి అనుకోకుండా మీరు విశ్లేషణాత్మకంగా ఈ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్ 1 నుండి 2 వరకు చేయలేరు మీరు న్యూమరికల్ పద్ధతులు ఉపయోగించాలి మరియు మన ప్యాకేజ్ చరరాశులు ఇచ్చిన మద్యంతరంలో ఉండే విధముగా ప్రోబబిలిటీ ను న్యూమరికల్ గా లెక్క వేసే ఫంక్షన్స్ కలిగి ఉంటుంది ఈ లెక్కలను తరువాత చూద్దాము ఇంకొక కంటిన్యూయస్ అనిర్దిష్ట చర రాశి ను వర్గీకరించేత ఇంకొక డెన్సిటీ ఫంక్షన్ χ స్క్వేర్ డెన్సిటీ ఫంక్షన్ మనము ఈ ఫంక్షన్ రూపమును గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు దీనికి చాలా రూపములు ఉంటాయి γ ఫంక్షన్ మరియు అదేవిధముగా మళ్లీ ఈ డెన్సిటీ ఫంక్షన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గా పిలువబడే ఒక పెరామీటర్ n తో వర్గీకరించబడుతుంది గమనించండి ఈ ఫంక్షన్ తీసుకునే విలువ డిస్ట్రిబ్యూషన్ విలువ 0 అ నుండి ∞ ను అనుసరిస్తుంది రుణ విలువ రావడానికి ప్రోబబిలిటీ అనేది ఖచ్చితంగా 0 మరియు డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు స్టాండర్డ్ నార్మల్ చరరాశి ని వర్గాన్ని చేసినప్పుడు వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు చూసినట్లయితే స్టాండర్డ్ నార్మల్ రాశి యొక్క వర్గం 1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కల χ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మీరు ఒకవేళ n స్వతంత్రమైన స్టాండర్డ్ నార్మల్ చరరాశులను తీసుకుంటే మరియు వాటన్నిటినీ వర్గం చేస్తే మరియు యు వాటిని కలిపితే అది n డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కలిగివుండే χ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఫలితంగా ఇస్తుందిn అనేది స్టాండర్డ్ నార్మల్ చరరాశుల యొక్క సంఖ్య అను సూచిస్తుంది వేటిని అయితే మీరు ఒక కొత్త అనిర్దిష్ట చర రాశి రావడం కోసం వర్గం చేసి కలిపారో మేము శాంపుల్ వేరియన్స్ కొరకు ఉన్న ఆ డిస్ట్రిబ్యూషన్ χ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్అను అనుసరిస్తుంది అని తరువాత చూపిస్తాము దీనిని శాంపుల్ వేరియన్సస్ కొరకు కొన్ని ఊహలు చేయడానికి ఉపయోగిస్తాము ప్రోబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ నాకు వేరే ఉదాహరణలు కూడా ఉన్నాయి అవి యూనిఫామ్ డెన్సిటీ ఫంక్షన్ మరియు ఎక్సపోనెంషియల్ డెన్సిటీ ఫంక్షన్ వీటిని మనము ఇప్పటివరకు వివరించలేదు మేము డెన్సిటీ ఫంక్షన్స్ యొక్క కొన్ని లక్షణాలను వివరించాలి అనుకుంటున్నాము అవి T డిస్ట్రిబ్యూషన్ మరియు మొదలగునవి వాటిని మీరు చూడవచ్చు కేవలము మీరు ఒక ఫంక్షన్ తీసుకుని డెరివేటివ్స్ వంటి లక్షణాలు గురించి మాట్లాడండి మనము ప్రోబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ యొక్క మొమెంట్స్ గురించి మాట్లాడవచ్చు మరియు ఈ మొమెంట్స్ ఎక్స్పెక్టేషన్ e గుర్తుతో సూచిస్తారు కాబట్టి ఈ ప్రత్యేకమైన ఉదాహరణలో నేను ఒక ఫంక్షన్ x పవర్ k తీసుకున్నాను మరియు x పవర్ k యొక్క ఎక్స్పెక్టేషన్ Exk ∞∫−∞xk f dx దీనినే డిస్ట్రిబ్యూషన్ యొక్క మొమెంట్స్ అంటాము ఒకవేళ k1 అయితే దీనిని మీరు మొదటి మొమెంట్ అని అంటారు ఒకవేళ k2 అయితే మీరు దీనిని రెండవ మొమెంట్ మరియు అదే విధముగా కాబట్టి మీరు డిస్ట్రిబ్యూషన్ యొక్క అన్ని మొమెంట్స్ ఇచ్చినట్లు అట్లయితే అవి డెన్సిటీ ఫంక్షన్ కు పూర్తిగా సమానం అవుతుంది సాధారణంగా మనము డిస్ట్రిబ్యూషన్ యొక్క1 లేదా 2 లేదా 3 మొమెంట్స్ గా పేర్కొనవచ్చు మరియు డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ కొరకు వాటితో పని చేయవచ్చు మీరు అదే విధముగా ఈ మొమెంట్ వివరించవచ్చు ఈ ఉదాహరణ లో x పవర్ k యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది సమ్మేషన్ గా ఇంటెగ్రేషన్ ను అనిర్దిష్ట చర రాశి x యొక్క అన్ని సాధ్యమైన ఫలితాలు యొక్క సమ్మేషన్ తో భర్తీ చేయడం గా నిర్వచించ బడినది I ఫలితాలను సూచిస్తున్నది మరియు మీరు k అనే పవర్ వరకు వీటిని పెంచారు కాబట్టి xi ఫలితాల యొక్క xi పవర్ k ప్రోబబిలిటీ అనేది ఈ ఇంటిగ్రేషన్ పద్ధతి లాగా ఉంది మినహాయించి పరిమితమైన ఫలితాలు ఉంటాయి మరియు అందువలన మనము fdx ను p తో మరియు xk అను xik యొక్క ఫలితాలతో మరియు ఇంటెగ్రల్ అను సమ్మేషన్ అయ్యే విధముగా భర్తీ చేయాలి ఇప్పుడు అక్కడ రెండు ముఖ్యమైన మొమెంట్స్ ఉన్నాయి అవి మేము డిస్ట్రిబ్యూషన్ కొరకు వివరించాము అవే మీన్ లేదా x యొక్క ఎక్స్పెక్టేషన్ గా నిర్వచించబడిన మొదటి మొమెంట్ మరియు σ2 గుర్తుతో సూచించబడే వేరియన్స్ మరియు ఇది x యొక్క ఎక్స్పెక్టేషన్స్ మొదటి మొమెంట్ μయొక్క మొత్తం వర్గము గా నిర్వచించబడినది మనము x μ యొక్క వర్గము f dx ఫంక్షన్ ను ఎక్స్పెక్టేషన్ తీసుకోవచ్చు ఇది ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఉదాహరణ లో డిస్ట్రిబ్యూషన్ 0 μ వర్గము యొక్క వేరియన్స్ అనేది x యొక్క ఎక్స్పెక్టేషన్ వర్గము ఇది రెండవ మొమెంట్ దీని ఆధారాన్ని మీకే వదిలేస్తున్నాను మీరు దీన్ని రుజువు చేయడానికి ప్రయత్నించవచ్చు స్టాండర్డ్ డీవియేషన్ అనే దానిని వేరియన్స్ యొక్క వర్గం మూలముగా నిర్వచించవచ్చు ఇప్పుడు గాసియన్ అనిర్దిష్ట చరరాశి కొరకు ఒకవేళ నేను x యొక్క ఎక్స్పెక్టేషన్ అయిన మీన్ తీసుకుంటే మనము మొదటి పెరామీటర్ μ ను డెన్సిటీ ఫంక్షన్ లో లో చూపించ వచ్చు మరియు డిస్ట్రిబ్యూషన్ యొక్క రెండవ పెరామీటర్ అయిన వేరియన్స్ ను x μ యొక్క వర్గము σ2 గా నిర్వచించవచ్చు కాబట్టి నార్మల్ చరరాశి ని వర్గీకరించడానికి ఉపయోగించే పెరామీటర్స్ μ అనే మీన్ మరియు σ2 అనే వేరియన్స్ సాధారణంగా σ2 అనేది డిస్ట్రిబ్యూషన్ ఎంత విస్తృతంగా ఉంది అని చెబుతుంది మరియు μ అనేది నాకు డెన్సిటీ ఫంక్షన్ గరిష్ట ప్రోబబిలిటీ వచ్చే విలువ ను చెబుతుంది కాబట్టి μ ను సెంట్రాలిటీ పెరామీటర్ అని అంటారు మరియు σ2 అనేది తప్పనిసరి గా డిస్ట్రిబ్యూషన్ విస్తృతాన్ని ప్రతీకాత్మకంగా సెంట్రల్ విలువ μ చుట్టూ ఎంత దూరం ఈ విలువలన్నీ విస్తరించి ఉన్నాయి అని మీకు చెబుతుంది మనము ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చర రాశి ని అనిర్దిష్ట చర రాశి యొక్క నార్మల్ డిస్ట్రిబ్యూషన్ N గా నిర్వచించవచ్చు మరియు డెన్సిటీ ఫంక్షన్ తో పెరామీటర్స్ అనేవి μ అనే మీన్ మరియు σ2 నిర్వచించవచ్చు ఒక స్టాండర్డ్ నార్మల్ లేదా స్టాండర్డ్ గాసియన్ అనిర్దిష్ట చరరాశి అనేది ఒక ప్రత్యేకమైన అనిర్దిష్ట చరరాశి దీనికి చరరాశి నార్మల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటుంది దీనికి మీన్ 0 మరియు స్టాండర్డ్ డీవియేషన్ మరియు దీనిని ఈ గుర్తుతో సూచిస్తారు ఇప్పుడు మనము x అనేది μ అనే మీన్ మరియు σ2 కలిగి ఉన్న నార్మల్ గా డిస్ట్రిబ్యూటెడ్ అనిర్దిష్ట చర రాశి అయితే అప్పుడు మీరు x ను ఒక లీనియర్ ఫంక్షన్ గా కల axb ను తీసుకుంటేa మరియు b స్థిరాంకములు అయినప్పుడు మేము చూపించవచ్చు మీకు కూడా ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది అని కానీ దీని అర్థం ఏమిటంటే మనం అంచనా వేసే విలువ a μ b అవుతుంది మరియు దాని వేరియన్స్ σ వర్గము యొక్క వర్గము అవుతుంది ఇప్పుడు ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ను స్టాండర్డైజేషన్ చేయడానికి ఉపయోగించవచ్చు ఇలాంటివి మీరు తరచుగా చాలా చాలా హైపోథిసిస్ టెస్టింగ్ యొక్క అప్లికేషన్స్ లో చూస్తారు ఇక్కడైతే మనకు ఒకవేళ అనిర్దిష్ట చర రాశి μ అనే మీన్ మరియు σ2 వేరియన్స్ తో నార్మల్ గా డిస్ట్రిబ్యూట్ అయితే అప్పుడు మనం ఒక కొత్త అనిర్దిష్ట చరరాశి z ను అక్కడ సులువుగా సూచించవచ్చు ఇది x μ బై σ ఉంటే మీరు అనిర్దిష్ట చరరాశి నుండి మీన్ ను తీసివేయాలి మరియు స్టాండర్డ్ డీవియేషన్ తో డివైడ్ చేయాలి ఈ కొత్త అనిర్దిష్ట చరరాశి ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా ఒక x యొక్కలీనియర్ ఫంక్షన్ మరియు అందువలన z అనేది ఒక స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ చర రాశి అని చూపించడానికి మనము ముందు నియమాన్నిఅనువర్తించవచ్చు దీని అర్థం దీనికి మీన్ 0 మరియు వేరియన్స్ ఈ యొక్క స్టాండర్డ్ డీవియేషన్1 మరియు ఈ పద్ధతినే స్టాండర్డైజేషన్అంటారు ఇప్పుడు ఒక విలువ ఇస్తే ప్రోబబిలిటీ లెక్క వేయడానికి లేదా ప్రోబబిలిటీ ఇస్తే విలువ ఇవ్వడానికి అక్కడ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం కొన్ని ఫంక్షన్స్ యొక్క ఉదాహరణలు చూద్దాం ఉదాహరణకు మీరు ఒక విలువ x ఇస్తే మరియు ఈ కంటిన్యూయస్ అనిర్దిష్ట చర రాశి ∞ నుండి x విలువ వరకు ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత స్పష్టంగా నేను డెన్సిటీ ఫంక్షన్ యొక్క ఇంటెగ్రల్ ∞ నుండి x వరకు చేయాలి మరియు ముందు చెప్పిన ఈ విధముగా దీనిని కేవలము న్యూమరికల్ గా చేయాలి మరియు అక్కడ ఇలా చేయడానికి ఒక ఫంక్షన్ ఉన్నది దానిని pxxxఅంటారు ఈ ఉదాహరణలో ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ దానిని మీరు pnorm అంటారు ఈ ఉదాహరణ లో మీరు దానికి ఒక గరిష్ట పరిమితి ఇవ్వండి మరియు అప్పుడు మీరు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క రెండు పెరామీటర్స్ అయిన మీన్ మరియు స్టాండర్డ్ డీవియేషన్ లను నిర్వచించవచ్చు మరియు ఇంకా కొన్నిటిని n పేర్కొనవచ్చు మీకు గరిష్ట టెయిల్ ప్రోబబిలిటీ కావాలా లేదా కనిష్ట ప్రోబబిలిటీ కావాలా అని మనముఇదేదో చూద్దాం మరియు ఈ ఫంక్షన్ మీకు ప్రోబబిలిటీ విలువ ఇస్తుంది ఇదే ఈ విలువ యొక్క ఇంటెగ్రల్ గమనించండి ఈ ఇంటెగ్రల్ అనేది ∞ నుండి x వరకు ఉండే వక్రరేఖ యొక్క ప్రదేశము ఒకవేళ కనిష్ట టెయిల్ TRUE అయితే ఇది మీకు ∞ నుండి x ప్రదేశము వరకు ఉండే ఇంటెగ్రల్ విలువ వస్తుంది ఇంకొకవైపు కనిష్ట టెయిల్ FALSE అయితే ఇప్పుడు x నుండి ∞ వరకు ఉండే వక్రరేఖ యొక్క ప్రదేశము ఇస్తుంది కాబట్టి x అనేదాన్ని కనిష్ట పరిమితి గా మరియు ∞ను గరిష్ట పరిమితిగా తీసుకోవాలి ఒకవేళ కనిష్ట విలువ డాట్ టెయిల్ TRUE అయితే ఇది గరిష్ట పరిమితిని మించిపోతుంది మరియు ∞ నుండి x వరకు f వక్రరేఖ యొక్క కింద ఉన్నా ప్రదేశము లెక్క వేయాలి దాని సహజ విలువ TRUE ఉంటుంది ఈ నార్మ్ ను x ఇచ్చినప్పుడు వేరే డిస్ట్రిబ్యూషన్ కొరకు ఈ డిస్ట్రిబ్యూషన్ ను χ స్క్వేర్ ఎక్స్పొనెంట్ యూనిఫామ్ మొదలగు వాటితో భర్తీ చేయవచ్చు ఇప్పుడు ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రతి ఉదాహరణ లో డిస్ట్రిబ్యూషన్ యొక్క పెరామీటర్స్ కూడా తప్పని సరిగా పేర్కొనాలి అక్కడ రెండు పెరామీటర్స్ఉన్నాయి కానీ χ స్క్వేర్ లాంటి కొన్ని వేరే డిస్ట్రిబ్యూషన్స్లో ఒక పెరామీటర్ ఉంటుంది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మరియు ఎక్స్పొనెంట్ వంటి వాటికి పెరామీటర్ λ మొదలగు వంటి ఒక పెరామీటర్ ఉంటుంది నేను చెప్పిన విధముగా కనిష్ట విలువ డాట్ టెయిల్ అనేది నీకుx యొక్క ఎడమ లేదా కుడి ప్రదేశము కావాలా అని చెబుతుంది తరువాత R లోని వేరే ఫంక్షన్స్ లోని ఒకటి అయిన qnorm అనేది ఇన్వర్స్ ప్రోబబిలిటీ ఇస్తుంది ఇక్కడ మీరు ప్రోబబిలిటీ ఇచ్చి మరియు X యొక్క పరిమితి కోసం అడగండి కాబట్టి ఇక్కడ మీరు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ మరియు స్టాండర్డ్ డీవియేషన్ పెరామీటర్స్ లను కలిగి ఉన్న ప్రోబబిలిటీ ను qnorm కు ఇస్తే మరియు కనిష్ట టెయిల్ 2 అని మీరు చెప్పినట్లయితే అప్పుడు ఇది X యొక్క విలువ ను ఇది ఇది లెక్క వేస్తుందిఈ డెన్సిటీ ఫంక్షన్ ను ∞ నుండి X వరకు చేసిన ఇంటెగ్రల్ ఇచ్చిన విలువ p లేదా మీరు పేర్కొన్న p అవుతుంది ఈ విధముగా X ను లెక్క వేస్తుంది pnorm లో మీరు x ను పేర్కొని మరియు p ను లెక్క వేస్తున్నారు కాబట్టి దీనిని ఇన్వర్స్ ప్రోబబిలిటీ ఫంక్షన్ అంటారు ఇంతకుముందు చెప్పిన విధముగా ఒకవేళ మీరు కనిష్ట టెయిల్ FALSE అయితే అప్పుడు ఇంటెగ్రల్ ను x నుండి ∞ వరకు ఉండే విలువ తోటి భర్తీ చేయాలి f dx p అనేది x నుండి ∞ అయ్యే విధముగా మరియు ఇది x విలువను కనుగొంటుంది అక్కడ dnorm వంటి వేరే ఫంక్షన్స్ ఉన్నాయి అవి డెన్సిటీ ఫంక్షన్ విలువ ను ఇచ్చిన x కు లెక్క వేస్తుంది మరియు rnorm అనేది ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ నుండి అనిర్దిష్ట సంఖ్యలను ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు ఒకే అనిర్దిష్ట చరరాశి ఉన్న డిస్ట్రిబ్యూషన్ చూసాకా మనము జాయింట్ డిస్ట్రిబ్యూషన్ వైపు వెళదాము సాధారణంగా మనము మల్టీ వేరియేట్ డిస్ట్రిబ్యూషన్స్ చూస్తాము అది చాలా అనిర్దిష్ట చరరాశులు కలిగిన జాయింట్ డిస్ట్రిబ్యూషన్ కానీ మనము ముందు రెండు కంటిన్యూస్ అనిర్దిష్ట చర రాశులు అయిన x మరియు y యొక్క జాయింట్ ప్రోబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ వైపు చూద్దాము ఇది ఫంక్షన్ fxy తో సూచించబడినది మరియు డెన్సిటీ ఫంక్షన్ ను ప్రోబబిలిటీ లెక్క వేయడానికి ఉపయోగించాము ఇంతకుముందు జాయింట్ ప్రోబబిలిటీ అనేది x a ∞ వేరొక పరిమితి y b లేదా y ∞ నుండి b వరకు ఉంటుంది ఈ రెండు చర రాశులు ఈ మధ్యంతర లో ఉండడానికి ప్రోబబిలిటీ ను ఇంటెగ్రల్ ∞ నుండి b వరకు మరియు డబల్ ఇంటెగ్రల్ ∞ నుండి డి a వరకు f y dx dy గా లెక్క వేయాలి ఇది ప్రాథమికంగా ఈ ప్రత్యేకమైన ఫంక్షన్ f యొక్క పరిమాణము కామా y ఇప్పుడు అక్కడ రాశులు రెండు చరరాశులు ఉన్నప్పుడు మీరు x మరియు y యొక్క వేరియన్స్ మాత్రమే కాకుండా σ2x మరియు σ2y లను కూడా సూచించవచ్చు మీరు వీటిని x మరియు y యొక్క కోవేరియన్స్ గా నిర్వచించవచ్చు మరియు దీనిని x - μxయొక్క ఎక్స్పెక్టేషన్ గా నిర్వచించవచ్చు ఇక్కడ μ అనేది మీన్ లేదా xi y గుణకారము యొక్క ఎక్స్పెక్టేషన్ y యొక్క ఎక్స్పెక్టేషన్స్ μ y తో సూచించబడినది ఈ గుణకార ఫలితమే ఎక్స్పెక్టేషన్స్ ఇది x మరియు y మధ్య గల కోవేరియన్స్ మరియు σxyతో సూచించబడినది ఇప్పుడు x మరియు y ల మధ్య సహసంబంధం అనేది స్టాండర్డ్ చేయబడింది లేదా నార్మలైజ్ చేయబడింది ఈ కోవేరియన్స్ నుండి ఇది σxy డివైడెడ్ బై x యొక్క స్టాండర్డ్ డీవియేషన్ మరియు y స్టాండర్డ్ డీవియేషన్ ఇది ρxy తో సూచించబడింది మనము ρxy అనేది x మరియు y ల మధ్య ఉండే సహసంబంధం పై ఆధారపడి 1 నుండి 1 వరకు మారుతూ ఉంటుందని చూపించవచ్చు సాధారణంగా σxy 0 అయినప్పుడు అనిర్దిష్ట చర రాశులు x మరియు y లు సంబంధం లేనివిρxy 0 అని అంటాము ఇంకొక వైపు ఒకవేళ x మరియు y అనేవి స్వతంత్ర మైనవి అయితే అప్పుడు f x కామా y యొక్క జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ అనేది వాటి ప్రత్యేకమైన డెన్సిటీ ఫంక్షన్స్ యొక్క గుణకారం గా లేదా x మరియుy యొక్క మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్ గా రాయవచ్చు అది f మరియు f యొక్క గుణకారము ఇది ప్రోబబిలిటీ పదాలలో స్వతంత్రమైన చర రాశుల యొక్క పొడిగింపు భావన మేము ముందు పాఠ్యాంశంలో x మరియు y యొక్క జాయింట్ ప్రోబబిలిటీ అనేది ప్రాథమికంగా గా x యొక్క ప్రోబబిలిటీ ఇంటూ y యొక్క ప్రోబబిలిటీ అని నిర్వచించాము కానీ ఇది సర్వ సమన్వయం ఇది రెండు స్వతంత్రమైన చర రాశుల యొక్క భావన ను నిర్వచిస్తోంది ఇప్పుడు ఈ రెండు చరరాశులు యొక్క జాయింట్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఆలోచనలు పొడిగించవచ్చు ఇక్కడ నేను వెక్టర్ x ను నిర్వచించాను ఇది n అనిర్దిష్ట చరరాశులు x1 నుండి xn వరకు కలిగి ఉంటుంది మరియు మనము ఈ మల్టీ వేరియేట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పైపు చూద్దాము మనము x యొక్క మల్టీ వేరియేట్ నార్మల్ మీన్ వెక్టర్ ను μ తో మరియు కోవేరియన్స్ మాతృక ను σ తో సూచించాము ఇప్పుడు ప్రతి xi భాగాలు x1 x2 మరియు మొదలగునవి వాటికి సంబంధించిన మీన్స్ ఒకవేళ మీరు వాటిని ఒక వెక్టర్ రూపములో ఉంచినట్లయితే మనకు ఈ మీన్ వెక్టర్ వస్తుంది దాన్ని భావనాత్మకంగా x యొక్క ఎక్స్పెక్టేషన్స్ గా రాయవచ్చు ఇది మల్టీ డైమన్షనల్ ఇంటెగ్రల్ మనకు మీన్ వెక్టర్ అనబడే μ వస్తుంది మరియు అదేవిధముగా వేరియన్స్ కు మనము కోవేరియన్స్ మాతృక ను నిర్వచించాము ఇది x యొక్క ఎక్స్పెక్టేషన్స్ μ లేదా x μ ఇన్టూ x - μT గుర్తుపెట్టుకోండి చర రాశుల యొక్క మాతృక మరియు x అనేది వెక్టర్ మరియు ఒకవేళ మీరు ఈ మాతృక ప్రతి ఎలిమెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్ తీసుకుంటేమీకు కోవేరియన్స్ గా పిలువబడే ఈ మాతృక వస్తుంది నిజానికి మనము దీనికి చాలా దగ్గరగా ఉండే మల్టీ డైమెన్షనల్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ రూపమును కూడా రాయవచ్చు మీరు దీని వైపు చూసినట్లయితే 1 బై 2 π మనకు 2 π యొక్క వర్గమూలం ఉన్నది ఈ ఉదాహరణలో ఇది 2 π n బై 2 n ఇది ఈ వెక్టర్ యొక్క డైమెన్షన్స్ సూచిస్తుంది మరియు మనకు ఈ ఉదాహరణలో σ ఉంది మనకు ఈ మాతృక యొక్క వర్గమూలం కోవేరియన్స్ మాతృక σ ఉంది మనకు ఎక్స్పొనెంట్స్ హాఫ్ మనకు ఒక క్వాడ్రాటిక్ రూపము ఉంది ఈ ఉదాహరణలో క్వాడ్రాటిక్ రూపము x - μT ∑ 1 x - μ ఇది x - μ2 డివైడెడ్ బై σ2 మాదిరిగానే ఉంది కాబట్టి దీనికి చాలా దగ్గర రూపం ఉన్నది ఈ రూపము మనం తెలుసుకోవాల్సిన అవసరము లేదు మనకు μ మరియు σ ను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి మరియు మీరు σ నిర్మాణం చూసినట్లయితే మీరు దీనిని చతురస్రపు మాతృక దానివి వికర్ణము ప్రతి ఎలిమెంట్ యొక్క వేరియన్స్ సూచిస్తుంది అవి x1 యొక్క వేరియన్స్ σ2x1 మరియు x2 యొక్క వేరియన్స్ σ2x2 మరియు మొదలగునవి అని అని కనుగొనవచ్చు మరియు వికర్ణము యొక్క ఎలిమెంట్స్ మధ్య కోవేరియన్స్ అంటే x1 మరియుx2 లేదా x1 మరియు x3 x2 మరియు x3 మరియు మొదలైన పరస్పర కోవేరియన్స్ కలిగి ఉంది ఇవి వికర్ణం యొక్క ఎలిమెంట్స్ ఉదాహరణకు σ2x1 x2 అనేది x1 and x2 మధ్య కోవేరియన్స్ σ2x2 నుxn అనేదిx1 మరియు xn మధ్య కోవేరియన్స్ ను సూచిస్తాయి ఈ ప్రత్యేకమైన మాతృక సిమెట్రిక్ అవుతుంది మరియు ఈ మీన్ వెక్టర్ μ మరియు కోవేరియన్స్ మాతృక σ ను పేర్కొనడం చేత ఇది పూర్తిగా మల్టీ వేరియేట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చేత వర్గీకరించబడుతుంది